కాబట్టి ఎప్పుడైనా ఫేసర్ రేఖాచిత్రాన్ని గీస్తే అది rms విలువలో ఉండాలి గరిష్ట విలువను తీసుకోకండి కొంచెం ముందుండటం వెనుకబడడం ను అర్ధం చేసుకోండి AC సర్క్యూట్ ఏదేమైనా ఈ విధంగా అర్థం చేసుకోవడం వల్ల ప్రతీది చాలా సులభం అవుతుంది కాబట్టి తరువాత రెండు పద్ధతులను ఉపయోగించి i1 i2 విలువని కనుగొనడానికి ఒక అభ్యాసం ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు కరెంట్ ని దీర్ఘచతురస్రాకారరూపం లేదా పోలార్ రూపంలో వ్యక్తపరుస్తాము ఇప్పుడు ఈ విషయం ఏమైనా ఉదాహరణకు i1 5√2 కోణం 0 o అని అనుకుందాం మరియు i2 10 sinωt 60 o అని తెలుసు ఇది తీసుకోబడింది కాబట్టి కోణం 60 o మరియు ఇది గరిష్ట విలువ కాబట్టి ఫేసర్ లాగా సూచించబడినప్పుడు అది 10 √ 2 అవుతుంది ఇది rms విలువ మరియు కోణం 60o కాబట్టి ఈ i1 మరియు i2 లను గుణిస్తే అది ఈ విషయం కోసం ఇది 5102 502 అవుతుంది కాబట్టి 25 మరియు 0o 60o కాబట్టి చివరికి ఇది 60o అవుతుంది మరియు i1 ను i2 తో భాగిస్తే అది 5√ 2 కోణం 0o మరియు 10√ 2 కోణం 60o ఇది 0 5 కోణం 60o కోణం 1 లవం లో మరియు హారం లో కోణం 2 ఉంది అనుకుందాం అప్పుడు కోణం 1 2 అవుతుంది కాబట్టి ఈ కోణం దీని నుండి తీసివేయబడుతుంది లవం లో కోణాన్ని రాస్తే అదే లవం లో ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు రెండు కోణాలు ఇవ్వబడితే కోణం1 5 కోణం2 అనుకుందాం కాబట్టి 25 0 4 కోణం 0 4 1 2 ఈ విధంగా వ్రాయవచ్చు ఇప్పుడుశుభ్రం చేద్దాం 2 కోణం15 కోణం2 అనుకుందాం ఈ లవం లో కోణం 1 2 కానీ అది హారం కావాలనుకుంటే అది హారం అయితేఅది 25 అవుతుంది అప్పుడు ఈ విధంగా వ్రాస్తే అవసరమైతే అది 2 1 కాబట్టి ఇలా కావాలి కాబట్టి ఈ సందర్భంలో 5 √ 210 √ 2 ఇది 0 5 అవుతుంది మరియు ఇది వాస్తవానికి కోణం 0 o కోణం 60o లవం 0 o హారం 60o ఇది వాస్తవానికి 0 o 60o కోణం 60o అందుకే ఇది 60o కాబట్టి ఇది ఉన్నత ద్వితీయ గణిత శాస్త్రం లో తరగతి 11 లోని సంక్లిష్ట సంఖ్యల అధ్యాయం నుండి అని భావిస్తున్నాము కాబట్టి దానిని శుభ్రం చేద్దాం కాబట్టి ఒక సంఖ్యా సంబంధమైనది ఇవ్వబడుతుంది అది పరిష్కరించబడుతుంది సంఖ్య కి i1 i2 మరియు i3 ఇవ్వబడింది ఇక్కడ తెలుసుకోవలసినది KCL i 3 i1 i2 ఇస్తుంది మరియు తదనుగుణంగా చేస్తాము కాబట్టి ఏ విషయాలు ఇచ్చినా దానికి i1 ఇవ్వబడింది ఈ i2 ఇవ్వబడింది ఈ i3 ను కనుగొనవలసి ఉంది i3 ను కనుగొనవలసి ఉంది ఇక్కడ i3 ని కనుగొనాలి కాబట్టి సమాధానం50 √ 2 sin ω t ఇవ్వబడుతుంది ఇప్పుడు తదుపరిది సైనూసోయిడల్ ఇన్పుట్కి L C సర్క్యూట్ యొక్క స్థిరమైన స్థితి ప్రతిస్పందన కాబట్టి ఒక దాని తరువాత ఒకటి పరిశీలిద్దాం మొదట ప్రాధమిక సర్క్యూట్ పూర్తిగా నిరోధక సర్క్యూట్ ఈ సందర్భంలో ఈ సందర్భంలో సర్క్యూట్ పూర్తిగా తక్షణ ధ్రువణత అనుకుందాం ఈ ధ్రువణత తక్షణం మరియు ఈ సందర్భంలో వోల్టేజ్ మూలం V Vm sin ω t కాబట్టి దానిలో I మరియు పవర్ నష్టం మొదలైనవి తెలుసుకోవాలి కాబట్టి ఆ సందర్భంలో సాధారణంగా I అని రాస్తాము ఎందుకంటే ఇది వోల్టేజ్ V Vm sin ω t మరియు ఇది ఇది నిరోధక సర్క్యూట్ కాబట్టి ఇది V Vm sin ω t కాబట్టి ఇది Vm sin ω t మరియు ఇది i Im sin ω t మరియు Im నిజానికి Vm R అని వ్రాయచ్చు ఇది కరెంట్ యొక్క గరిష్ట విలువ ఇప్పుడు కరెంట్ యొక్క rms విలువ ఏమిటంటే I వోల్టేజ్ యొక్క rms విలువ నిరోధకత కాబట్టి Vm గరిష్ట విలువ కాబట్టి దీని rms విలువ Vm √2 కాబట్టి కరెంట్ యొక్క rms విలువ I Vm √2 అది వాస్తవానికి Im √ 2 ఎందుకంటే Im Vm R కాబట్టి ఇక్కడ Im Vm R ఉంచినట్లయితే అది Im √ 2 దీన్ని కరెంట్ అని పిలుస్తారు ఇప్పుడు ఇది V Vm sin ω t V Vm sin ω t అని ప్రశ్న దాన్ని శుభ్రం చేస్తాను అప్పుడు అది సులభం అవుతుంది V Vm sin ω tఅనుకుందాం కాబట్టి ఈ సందర్భంలో ఇది తక్కువ కోణం ఇది ω t 0 o దాన్ని ఫేసర్ రూపంలో ఉంచండి కాబట్టి ms విలువను తీసుకోండి అందువల్ల V అంటే V బాణం ఉంచడం Vm √ 2కోణం 0 o Vm √ 2 వోల్టేజ్ యొక్క rms విలువ అని చెప్పవచ్చు అదే విధంగా కరెంట్ IR Im sin ω t అంటే ఈ కరెంట్ I ఇది ఈ కరెంట్ I ఇలా కదులుతోంది కాబట్టి I నేను ఇక్కడ వ్రాస్తున్నాను I Im√ 2 కోణం 0 o ఎందుకంటే ఇక్కడ V మరియు I రెండింటికి కోణం తో సంబంధం లేదు ఇక్కడ V మరియు I రెండిటి కోణం 0 o అంటే అవి ఒకే దశలో ఉన్నాయి అవి దశలో ఉన్నాయి అక్కడే ఇది జరిగింది ఇక్కడ అవి ఒకే దశలో ఉన్నాయి I మరియు V రెండూ ఒకే దశలో ఉన్నాయి కాబట్టి రెండిటి కి కోణం 0 కాబట్టి రెండూ ఒకే దశలో ఉన్నాయి ఇప్పుడు V మనం V కోణం 0 అని వ్రాయగలము కాబట్టి V పరిమాణం క్షమించండి V అనేది వోల్టేజ్ యొక్క పరిమాణం కాబట్టి V కోణం 0 అంటే cos 0 o j sin 0 o cos 01 మరియు sin 0 0 అందుకే V j 0 అని వ్రాయవచ్చు అదేవిధంగా కరెంటు I కోణం 0 కాబట్టి cos 0 o j sin 0 o కాబట్టి అది I j0 1 j0 గా మారుతోంది కాబట్టి వోల్టేజ్తో కరెంట్ ఒకే దశలో ఉంటుంది ఇది కరెంట్ వోల్టేజ్ తో ఒకే దశలో ఉంటుంది కాబట్టి పవర్ ని చూద్దాము దానిని శుభ్రం చేద్దాం కాబట్టి ఈ సందర్భంలో కరెంట్ వోల్టేజ్ తో ఒకే దశలో ఉంటుంది కాబట్టి తరువాత AC సర్క్యూట్ సంబంధించినది ఇంపెడెన్స్ ఫంక్షన్ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇంపెడెన్స్ ఫంక్షన్ యొక్క రెండు ముఖ్యమైన వాస్తవాలని చెప్పాలి Vm Im లేదా V మరియు I యొక్క నిష్పత్తి అంటే AC సర్క్యూట్లో ప్రాథమికంగా ఇంపెడెన్స్ ఉంటుంది కాబట్టి ఇంపెడెన్స్ Z అవుతుంది ఇంపెడెన్స్ Z అవుతుంది కాబట్టి Z బార్ను ఒక సంక్లిష్ట సంఖ్యగా ఉంచుతాము ఇది VmIm అని రాయవచ్చు లేదా Vm√ 2 Im√ 2 అని రాయొచ్చు అంటే అది వోల్టేజ్ rms విలువ కరెంట్ rms విలువ లేదా వోల్టేజ్ యొక్క గరిష్ట విలువ కరెంట్ యొక్క గరిష్ట విలువ కాబట్టి ఇది వాస్తవానికి సంక్లిష్ట సంఖ్య కాబట్టి Z ఇంపెడెన్స్ ఒక ఫేసర్ పరిమాణం కాకపోతే నేను పరస్పర సంబంధం వివరిస్తాను కాబట్టి ఇది వోల్టేజ్ యొక్క rms విలువ rms విలువ కరెంట్ పరిమాణం యొక్క rms విలువ అవుతుంది ఇది మాగ్నిట్యూడ్ మాత్రమే ఇది కోణం ఇది మాగ్నిట్యూడ్ మాత్రమే కాబట్టి ఇప్పుడు బార్ ఉంచకపోవడమే మంచిది కాబట్టి ఇది మాగ్నిట్యూడ్ మాత్రమే కోణం తరువాత చూద్దాం కాబట్టి ఇది వాస్తవానికి కరెంట్ వోల్టేజ్ యొక్క గరిష్ట ఇంపెడెన్స్ యొక్క మాగ్నిట్యూడ్ లేదా వోల్టేజ్ యొక్క rms విలువ లేదా కరెంట్ యొక్క rms విలువ ఇది ఇప్పుడు చెప్పాము కాబట్టి నిరోధక సర్క్యూట్ విషయంలో ఇది వాస్తవానికి R మాత్రమే ఉంటుంది ఇది ఇంపెడెన్స్ కాదు వాస్తవానికి సంక్లిష్టమైన పరిమాణం కానీ ఈ విషయంలో ఇది R మాత్రమే కాబట్టి Z R j 0 అని మనం వ్రాయవచ్చు కాబట్టి X లేదు రియాక్టన్స్ భాగం తరువాత చూద్దాం కాబట్టి X లేదు కాబట్టి Z ఇక్కడ Z R j 0 మనం Z కోణం 0 అని రాయొచ్చు ఎందుకంటే దీనిని R అని పిలుస్తారు కాబట్టి ఇది సంక్లిష్ట సంఖ్య ఇది సంక్లిష్ట సంఖ్య కాబట్టి సాధారణంగా a j b అనేది సంక్లిష్ట సంఖ్య అయితే కోణం tan 1 ba అని తెలుసు కాబట్టి ఆ సందర్భంలో అది R 0 j 0 గా చేస్తే అంటే a R మరియు b 0 కాబట్టి ఇది 0 Rఅవుతుంది కాబట్టి θ 0 అందుకే కోణం 0 కాబట్టి Z ఈ Z అనేది మాగ్నిట్యూడ్ మరియు Z R ప్రాథమికంగా నిరోధకత మాత్రమే కాబట్టి ఇది R మరియు ఇది బాణాన్ని సూచించదు దీనిని వ్రాసేటప్పుడు లోపంerror ఉంటే నేను ప్రతిచోటా సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను బాణం ఉంచవద్దు ఇది ఫేసర్ పరిమాణం కాదు సంక్లిష్ట సంఖ్యను సూచించడానికి మాత్రమే Z కి బార్ పెట్టాలి ఇది ఫేసర్ పరిమాణం కాదు వోల్టేజ్ మరియు కరెంట్ రెండూ ఫేసర్ పరిమాణాలు అయితే ఇంపెడెన్స్ Z ఫేసర్ పరిమాణం కాదు కాబట్టి తదుపరిది ఇది సంజ్ఞామానం ఇది సంజ్ఞామానం ఇప్పుడు ఇక్కడ వ్రాసిన ఉదాహరణ Z కోణం కాబట్టి ప్రతీది వ్రాయబడింది ఇప్పుడు తదుపరిది పవర్ స్వచ్ఛమైన నిరోధక సర్క్యూట్ లో ఇంపెడెన్స్ ఇక్కడ ఇది బార్ మాత్రమే అవుతుంది బాణం లేదు చాలా చోట్ల వ్రాసిన దానిలో లోపం ఉంది కాబట్టి నేను దాన్ని సరిదిద్దుతున్నాను కాబట్టి ఇది వాస్తవానికి R కోణం 0 ఇది Z R కోణం 0 ఇప్పుడు తక్షణ పవర్ ఎందుకంటే AC సర్క్యూట్ లో పరిమాణాలు సమయం మారుతుంటాయి కాబట్టి తక్షణ పవర్ p v I కాబట్టి v Vm sin ω t మరియు I Im sin ω t కాబట్టి దీన్ని గుణిస్తే అది Vm Im sin 2 ω t అవుతుంది ఇది విషయం లేదా p cos 2θ 1 2 sin 2 కాబట్టి sin 2 θ 1 cos 2 2 కాబట్టి ఇక్కడ ఇది 1 cos 2 ω t 2 కాబట్టి అలా చేస్తే కాబట్టి ఇది Vm Im2 Vm Im2 cos 2 ω t అవుతుంది కాబట్టి దీనిని పూర్తి చేస్తే కాబట్టి సగటు పవర్ p 1 T 0 నుండి T వరకు దీనిని p dt అని తీసుకుంటాము ఇది సగటు పవర్ ఇది సగటు పవర్ ఈ ప్లాట్ ని గమనించినట్లైతే ఇది Vm Im2 స్థిరంగా ఉంటుంది ఇది Vm Im2 కి సంబంధించిన రేఖ ఇక్కడ మరొక పదం చూపించబడినది ఇది ఫ్రీక్వెన్సీకి రెండు రేట్లు వుంది Vm Im2 cos 2 ω t కాబట్టి ఇది Vm Im2 cos 2 ω t ఈ రెండింటిని కలిపి గిస్తే ఈ మందపాటి రేఖ పవర్ ని సూచిస్తుంది కాబట్టి ఇది పవర్ ప్లాట్ దీనిని ఒక సమయ అంతరాళములో సమాకలనం చేయడానికి ప్రయత్నిస్తే ఫలితంగా సగటు పవర్ వస్తుంది 1T 0T దీన్ని సమాకలనం చేస్తే అది V I అవుతుంది V అనేది rms విలువ మరియు I వోల్టేజ్ యొక్క rms విలువ మరియు కరెంట్ యొక్క rms విలువ ఆ సంబంధాన్ని ఉపయోగించి దాన్ని సమాకలనం చేస్తే ω 2π T ఈ సంబంధం V I మరియు ఇది Vm√ 2 అంటే V మరియు I Im√ 2 అంటే V Vm√ 2 V అనేది rms విలువ మరియు I Im√ 2 అనేది rms విలువ కాబట్టి ప్రాథమికంగా ఇది v i ఎందుకంటే ఇది స్వచ్ఛమైన నిరోధక సర్క్యూట్ కాబట్టి ఇది పవర్ v i మరియు ఉత్పత్తి చేయబడిన ఎనర్జీ ఉష్ణ రూపంలో మార్పు చెంది మరియు డిసిపేట్ చేస్తుంది ఏ ఎనర్జీ ఉత్పత్తి చేసినా అది నిరోధకం ద్వారా డిసిపేట్ చేస్తుంది ఎందుకంటే ఇది స్వచ్ఛమైన నిరోధక సర్క్యూట్ కాబట్టి ఇది v i కాబట్టి AC సరఫరా V Vm sin ω t పవర్ V p v i నిరోధక సర్క్యూట్ కొరకు కానీ ఈ సందర్భంలో V వోల్టేజ్ యొక్క rms విలువగా ఉండాలి మరియు i కరెంట్ యొక్క rms విలువగా ఉండాలి తదుపరిది పూర్తి ప్రేరక సర్క్యూట్ కొద్ది కొద్దిగా అర్థం చేసుకుందాము ఇక్కడ నా ఉద్దేశ్యం ఏమిటంటే నేను నిజంగా ఏమి చేసాను ఇది మొదట ఒక మూలకాన్ని ఒకేసారి తీసుకుందాం ఇది మన భావన ఎలా ఉందో చూడటానికి ప్రయత్నిద్దాం కాబట్టి తదుపరిది పూర్తి ప్రేరక సర్క్యూట్ పూర్తి ప్రేరక సర్క్యూట్ కాబట్టి ఈ సందర్భంలో తక్షణ ధ్రువణత ఉంటుంది నేను దానిని మర్చిపోయాను ఇది అని చెప్పండి ఇది ప్రేరక సర్క్యూట్ ఇది L మరొక మూలకం లేదు మరియు దీని ద్వారా ప్రవహించే కరెంట్ iL మరియు ధ్రువణత అనేది తక్షణ ధ్రువణత కాబట్టి ఆ సందర్భంలో V L d iLdt మరియు V V Vm sin ω t ఇవ్వ బడింది కాబట్టి L d iLdt Vm sin ω t కాబట్టి d iL VmL sin ω t dt సమాకలనం చేస్తే సమాకలనం చేస్తే iL Vm ω L cos ω t అవుతుంది కాబట్టి ఈ సమాకలనం యొక్క స్థిరాంకం స్థిరమైన స్థితి పరిష్కారంలో 0 గా ఉంటుంది ఎందుకంటే ఇది X అక్షం కి సుష్టంగా ఉంటుంది కాబట్టి సమాకలనం యొక్క స్థిరాంకం లేదు కాబట్టి ఇది కేవలం iL Vmω L cos ω t కాబట్టి ఇది iL Vmω L cos ω t ని ఇలా Vmω L sin ω t 90 o రాయొచ్చు కాబట్టి దానిని శుభ్రం చేద్దాం కాబట్టి ఇది ఒకటి ఇది cos ω t ని ఇలా Vmω L cos ω tని ఇలా రాయొచ్చని తెలుసుకోండి దీన్ని sin 90 o ω t అని రాయొచ్చు మరియు ఇది ఉంది ఈ sin పదం ఎప్పుడు ఎప్పుడు లోపలికి వెళితే అది ω t 90 o అవుతుంది అందుకే iL Vmω L sin ω t 90 o కాబట్టి ఇది ఒకటి అంటే ఇది ఒకటి దీనినిIm sin ω t 90 o అని వ్రాయవచ్చు అంటే ఈ Im వాస్తవానికి Vmω L Im Vmω L కాబట్టి దానిని శుభ్రం చేద్దాం కాబట్టి ఈ సందర్భంలో ఈ వోల్టేజ్ V Vm sin ω t కాబట్టి ఇక్కడ వ్రాద్దాం V Vm3 క్షమించండి V Vm sin ω t దానితో ఏ కోణం కి సంబంధం లేదు ఈ విషయం లో పెడితే V V అనేది rms విలువ అంటే Vm√ 2 మరియు ఇది కోణం 0 o గా ఉండాలి చెప్పండి మరియు V అనేది rms విలువ ఇది Vm√ 2 అవుతుంది అదేవిధంగా ఇక్కడ కరెంట్ Im sin ω t 90 o కాబట్టి ఈ iL ఇది iL అని వ్రాయవచ్చు ఇది ఫేసర్ పరిమాణం iL కోణం 90 o ఇది కోణం 90 o ఇక్కడ వ్రాయండి ఈ iL ఇది ఫేసర్ పరిమాణం వ్రాస్తే ఇది rms విలువ కోణం 90 o మరియు iL ఇది Im√ 2 అంటే అది 90 o అంటే దాన్ని శుభ్రం చేద్దాం అంటే ఇక్కడ నుండి ఈ రేఖాచిత్రం నేను తరువాత వెళ్తాను అంటే ఇది వోల్టేజ్ ఇది వోల్టేజ్ ఫేసర్ అంటే V కోణం 0 మరియు కరెంట్ నేను ఇది ఇక్కడ ఉంటుందని చెప్పాను ఇది ఇక్కడ iL 90 o అని రాసుంది కాబట్టి కరెంట్ వోల్టేజ్ కంటే 90 o వెనుకబడింది పూర్తిగా ప్రేరక సర్క్యూట్ ఇక్కడ బాణం ఉండకూడదు అది బాణం కాకూడదు అది కేవలం Z బార్ సంక్లిష్ట సంఖ్య ఉండాలి ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తే ఉదాహరణకు ఈ v V rms విలువ గా ఉంటే కోణం 0 o మరియు I I iLకోణం 90 o కాబట్టి ఇది ఈ విషయం అప్పుడు Z వాస్తవానికి Z వాస్తవానికి V బాణం I బాణం అంటే ఇక్కడ వ్రాసివున్నది ZL ను పెడ్తున్నాము కాబట్టి ZL V ను ఉంచండి మరియు ఈ విషయం చేస్తే కాబట్టి V V కోణం 0 మరియు I ఇది rms అని తెలుసుకోండి ఇది rms విలువ కాబట్టి I ఈ iL V ωL ఇది rms విలువ అంటే ఇది Vm √ 2 మరియు ఇది కూడా ఈ కోణం 90o అంటే ఇది నేను చేయొచ్చు కొంచెం ఉండండి ఇది శుభ్రం చేయనివ్వండి లేకపోతే వికృతంగా అవుతుంది కాబట్టి V బాణం I బాణం అంటే ZL V rms అని నేను రాయచ్చు ఇది V iL కోణం 90 o ఇది iL కోణం 90 o కాబట్టి V Vm√ 2 మరియు iL అంటే rms విలువ Im√ 2 అంటే Vm అప్పుడు ఇది √ 2 అప్పుడు ω L ఇది వాస్తవానికి ω L కోణం 90 o కాబట్టి ఇది ω L కోణం 90 o అంటే Z బార్ ω L కోణం 90 o అవుతుంది కాబట్టి ఇక్కడ చేయబడింది ఇది కూడా బార్ ఉంచబడింది కాబట్టి V ω L కోణం 90o చేయండి ప్రారంభంలో కొద్దిగా అభ్యాసం అవసరం కాబట్టి ఎక్కడా ఎలాంటి గందరగోళం ఉండకూడదు నేను ఎక్కడ Z బార్ వ్రాసినా అది పొరపాటు సంక్లిష్ట సంఖ్యను సూచించడానికి కేవలం బార్ ఉంచండి ఎందుకంటే Z ఏ ఫేసర్ పరిమాణంలో లేదు కాబట్టి ఇది సంక్లిష్టమైన సంఖ్య నిజమైన భాగం మరియు ఇమాజినరీ భాగం y ఉంది తరువాత చూడండి కాబట్టి ఇది వాస్తవానికి ω L 90 o అంటే ప్రేరక సర్క్యూట్ దానిని క్లియర్ చేద్దాం కాబట్టి ప్రేరక సర్క్యూట్ కోసం దీనిని Z L అని పిలుస్తారు అంటే Z L కొన్నిసార్లు XL అంటే రియాక్టన్స్ సర్క్యూట్ యొక్క రియాక్టన్స్ కాబట్టిప్రేరక రియాక్టన్స్ L ω మరియు ω 2πf కాబట్టి X L 2πf L తరువాత సంఖ్యాపరంగా చేసినప్పుడు అది తెలుస్తుంది కాబట్టి వాస్తవానికి ఇది పైన పేర్కొన్న ఇంపెడెన్స్ యొక్క పరిమాణం అని పిలుస్తారు ωL ను ప్రేరక రియాక్టన్స్ అని పిలుస్తారు నేను X L L ω 2πf L అని సూచించాను ఇక్కడ ప్రతీది వ్రాయబడింది వాస్తవానికి ఇది కొంచెం ఇరుకుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చాలా దగ్గరగా వ్రాయబడింది కానీ చదివేటప్పుడు ఏదైనా ఉంటే దాన్ని జూమ్చేయండి కాబట్టి తదుపరిది ఇదే అంటే చూస్తే పవర్ వస్తుంది ఇప్పుడు చూస్తే ఇది ఇది ఈ చుక్కల గీత వోల్టేజ్ ఇది వోల్టేజ్ తరంగ రూపం ఎందుకంటే V Vm sin ωt కి సమానం కాబట్టి దాని నుండి ప్రారంభించండి 0 నుండి మొదలవుతుంది మరియు I విషయంలో ఇది 90 o తో వెనుకబడి ఉంది అందుకే I ఇక్కడ నుండి మొదలవుతుంది I ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది ఇది I 90 o వెనుకబడి ఉంది ఇది I sin ω t 90 o ఇది వ్యక్తీకరణ ω t 0 అయినప్పుడు Im sin 0 90 o కాబట్టి Im కాబట్టి ఇక్కడ ఇది ప్రారంభమవుతోంది ఇది Im I ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది కాబట్టి తదుపరిది పవర్ గ్రాఫ్ర్ ఇక్కడ పవర్ రేఖా చిత్రం ఉంది ముందు అది చూద్దాం కాబట్టి అంటే నేను చెప్పినట్లు పూర్తిగా ప్రేరక సర్క్యూట్ కరెంట్ వోల్టేజ్ 90 o వెనుకబడి ఉంటుంది ఇది చూపిస్తుంది రేఖాచిత్రం నుండి వచ్చింది తెలిసిందా తక్షణ పవర్ తక్షణ పవర్ p v i ప్రేరక సర్క్యూట్లో V Vm sin ω t మరియు i Im sin ω t 90 పొందుతాము అంటే Vm Im మరియు అది sin ω t cos ω t ఉంటే ఎందుకంటే ఇది sin ω t 90 o ఇది sin ω t తీయండి కాబట్టి ఇది sin 90 o ω t కాబట్టి అది cos ω t అందుకే sin ω t cos ωt కాబట్టి ఇది లవం మరియు హారం ను రెండు తో గుణించడం కాబట్టి ఇది Vm Im2 2 sin ω t cos ω t అవుతుంది అంటే 2 sin θ cos θ అంటే sin 2θ అందుకే Vm Im2 sin 2ω t ఇది ఇలా వ్రాసుంది ఇది p v i ఇప్పుడు సగటు పవర్ 1 నుండి T అయితే అది 0 అవుతుంది ఇది పెట్టి సమాకలనం చేయండి ఈ ω 2πT సంబంధాన్ని ఎల్లప్పుడూ ఉపయోగించండి ఈ సంబంధం ఎల్లప్పుడూ ఉపయోగించబడుతుంది కాబట్టి ప్రేరక సర్క్యూట్ కి 1 T 0 నుండి T p dt వరకు సగటు పవర్ లెక్కిస్తే అది 0 అవుతుంది ఎందుకంటే ఇక్కడ నిరోధకం లేదు కాబట్టి పూర్తి ప్రేరక సర్క్యూట్లో పవర్ అనే ప్రశ్నకి తావే లేదు కాబట్టి దాన్ని తొలిగిద్దాం కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ఆ పవర్ ని చూస్తే ఇది రెట్టింపు ఫ్రీక్వెన్సీ వద్ద ఉంది కాబట్టి ఆ పవర్ వైవిధ్యం చూస్తే ఫ్రీక్వెన్సీ వైవిధ్యం రెట్టింపు ఉంటుంది ఇది 2 ω ఎందుకంటే ఇది 2 ω గ్రహించబడిన సగటు పవర్ 0 అంటే ప్రేరక మూలకం ప్రేరక మూలకం నుండి ఎనర్జీ ని గ్రహిస్తుంది వోల్టేజ్ యొక్క క్వార్టర్ సైకిల్ లో మూలాల నుండి పవర్ని పొందుతుంది మరియు అదే ఎనర్జీ మొత్తాన్ని మొత్తాన్ని తదుపరి క్వార్టర్ సైకిల్ లో తిరిగి ఇస్తుంది ఇది రెట్టింపు ఫ్రీక్వెన్సీ దానిని శుభ్రం చేస్తాను ఈ చిత్రాన్ని పరిశీలిద్దాం ఇప్పుడు ఇది పవర్ వ్యక్తీకరణ ఇది మందపాటి రేఖ పవర్ వ్యక్తీకరణ ఈ మందపాటి రేఖ పవర్ వ్యక్తీకరణ కాబట్టి అది 0 అయితే అది T4 అవుతుంది ఇది T 2 ఇది 3 T4 మరియు ఇది Im అంటే దీనిని తీసుకుంటే ఇది 0 ఇదే π 2 ఇది మరియు ఇది 3π 2 మరియు ఇది 2π కాబట్టి చూస్తే అది ఈ కరెంట్ లేదా వోల్టేజ్ ఇది వాస్తవానికి 0 మరియు π మధ్య లో సగం సైకిల్ లో లెక్కిస్తాము ఇది 0 ఇది π 2 ఇది 3 π 2 మరియు ఇది 2π దానిని శుభ్రం చేస్తాను ఇది 0 అని అనుకుందాం ఇది మరియు ఇది చూడండి స మయం 2422 ఇది 2π కాబట్టి ఈ విషయం చూస్తే అది π 2 కాబట్టి కరెంట్ లేదా వోల్టేజ్ ఏమైనా ఉదాహరణకు వోల్టేజ్ అది సగం సైకిల్ 0 నుండి π లో పూర్తి చేస్తోంది అయితే ఈ పవర్ వాస్తవానికి ఇది ఒక సైకిల్ ని π లో పూర్తి చేస్తుంది ఎందుకంటే 2 ω రెట్టింపు ఫ్రీక్వెన్సీ అంటే ఇది ఒక్కొక్కటి క్వార్ట్రర్ సైకిల్ కాబట్టి ఈ ప్రతి భాగం ఇది మరొక క్వార్ట్రర్ సైకిల్లో పవర్ని పొందుతాము ఇది తిరిగి పంపడం ఇది మూలాలను తిరిగి అందించడం కాబట్టి 1 క్వార్ట్రర్ సైకిల్లో పవర్ ని గ్రహిస్తుంది మరొక క్వార్ట్రర్ సైకిల్లో అది తిరిగి ఇస్తుంది దాని శుభ్రం చేస్తాను కాబట్టి నేను ఇక్కడ వ్రాశాను ఇక్కడ ఏమి వ్రాయబడిందంటే సగటు పవర్ 0 ఇక్కడ గ్రహించబడినది ఇక్కడ ఇవ్వబడింది దయచేసి ఈ సమాకలనం చేయండి ఇది సాధారణ విషయం ఒక సైకిల్ యొక్క ఒక క్వార్ట్రర్ సైకిల్లో ప్రేరక మూలకం మూలం నుండి పవర్ ని పొందుతుంది ఎందుకంటే 0 నుండి π లో ఇది ఒక సైకిల్ పూర్తి చేస్తోంది కాబట్టి అంటే 2 నుండి 2π లో ఇది 2 సైకిల్స్ ను పూర్తి చేస్తుంది ఎందుకంటే ఇది రెట్టింపు ఫ్రీక్వెన్సీ అందువల్ల ఇది అనువర్తిత వోల్టేజ్ క్వార్టర్ సైకిల్ లో మూలం నుండి పవర్ని పొందుతుంది మరియు తరువాతి క్వార్టర్ సైకిల్ లో డ్రైవింగ్ మూలం కి అదే పవర్ ని తిరిగి ఇస్తుంది ఈ సమయంలో ఈ విషయం సర్క్యూట్కు పంపిణీ చేయబడిన మొత్తం పవర్ కాబట్టి ఇది సమాకలనం లో T 4 నుండి T 2 కి ఎందుకు తీసుకుంటాము దీనిని పరిశీలిద్దాం ఇది 0 అయితే ఈ బిందువు T 4 మరియు ఈ బిందువు T 2 మరియు ఇది 3 T 4 మరియు ఇది T T ఈ విధంగా తీసుకుంటే T 2π కాబట్టి ఇది అంటే T 4 నుండి T 2 కు అనుసంధానించాలి అందువలన అందువల్ల అలా చేస్తే T 4 నుండి T 2 వరకు అది Vm Im2 sin 2 ω t dt ఈ సంబంధాన్ని సమాకలనం చేసి సరళీకృతం చేస్తే ω 2π 2 12 L Im 2 అంటే 12 L Im 2 L Im √ 2 2 వ్రాయగలము అంటే L Irms 2 కాబట్టి ఎసి సర్క్యూట్లో నిల్వ చేయబడిన పవర్ ½ L Im 2 అని తెలుసుకోండి కాబట్టి ఎవరైనా 12 L Im 2 అని చెబితే అది పీక్ విలువ rms విలువ కాదు rms విలువను తీసుకుంటే అది ½ L Irms 2 అవుతుంది అందుకే ఇది ½ L Im 2 అదేవిధంగా అదేవిధంగా పూర్తిగా కెపాసిటివ్ సర్క్యూట్ పూర్తిగా కెపాసిటివ్ సర్క్యూట్ కి ఇదే భావన వర్తించబడుతుంది ఇది ప్రేరకం ను అనుసరిస్తుంది అది వ్యతిరేకం కాబట్టి ఈ సందర్భంలో పూర్తిగా కెపాసిటివ్ సర్క్యూట్ విషయంలో DC సర్క్యూట్ విశ్లేషణ నుండి q C V అని తెలుసు కాబట్టి V q C V Vm sin ω t అదే తీసుకున్నాము మరియు తక్షణ ధ్రువణత ఉంది మరియు దీని అర్థం అంటేIC dqdt కాబట్టి ఇది Vm ω C cos ω t గా ఉండాలి I dq dt దీని యొక్క అవలోకనం తీసుకుంటే ఇది Vm ω C cos ω t అవుతుంది కాబట్టి sin 90 o cos అని వ్రాయవచ్చు కాబట్టి ఈ VmIC Vm1ω C sin ω t 90 o అని వ్రాయవచ్చు అంటే V Vm sin ω t అంటే rms విలువ Vm√ 2 అంటే V Vm√ 2 అంటే ఫేసర్ సంజ్ఞామానం ఇది V కోణం 0 o అవుతుంది అంటే ఇది వ్రాయగలము అదేవిధంగా కరెంట్ కి Im sin ω t కాబట్టి కరెంట్ సంజ్ఞామానం లో ఇది IC ఈ కరెంట్ IC అని వ్రాస్తున్నాను కాబట్టిIC IC కోణం 90 oను వ్రాస్తున్నాను ఎందుకంటే అది ω t 90 oవస్తోంది అందువల్ల ఈ IC వాస్తవానికి ఈ IC ఇక్కడ నేను IC Im √ 2 అని వ్రాస్తున్నాను ఎందుకంటే ఇది rms విలువ దశ విలువను వ్రాసినప్పుడల్లా అది rms విలువ కాబట్టి IC Im √ 2 మరియు ఇది Im Vm1ω C గా ఇవ్వబడుతుంది కాబట్టి ఇలాంటి మార్గం లో కొనసాగితే Z ను పొందవచ్చు అదేవిధంగా నేను పేర్కొన్న విధానం కాబట్టి ఈ సందర్భంలో V ని చిత్రిస్తే వాస్తవానికి నేను V V కోణం 0 o చెప్పాను మరియు IC IC కోణం 90 o కాబట్టి ఈ సందర్భంలో కరెంట్ 90 o మరియు ఇది 0 o కాబట్టి ఇది సూచన చేసిన ఫేసర్ V మరియు ఇది i కాబట్టి i V కంటే 90 o ముందుంది పూర్తిగా కెపాసిటివ్ సర్క్యూట్ కాబట్టి 90 o లేదా మరో విధంగా చెప్పాలంటే V IC కంటే 90 o వెనుక బడింది కాబట్టి ఇది ఫేసర్ రేఖాచిత్రం మరియు ఇదే విధంగా ముందుకు సాగితే ఈ సందర్భంలో వాస్తవానికి ZC ω C కోణం 90 o నేను ప్రేరక సర్క్యూట్ కోసం చేసిన విధంగానే చేయండి దీన్ని పొందుతాము అంటే ఇది Z C కెపాసిటివ్ రియాక్టన్స్ 1 ω C మరియు ఇది కోణం 90 o కాబట్టి బార్ ఉంచండి అంటే ఇది వాస్తవానికి 0 ఇది వాస్తవానికి 0 గురించి మరచిపొండి ఇది వాస్తవానికి j ω C cos 90 o j కోణం కోణం దాన్ని శుభ్రం చేస్తాను కోణం 90 o cos 90 o j sin 90 o j మరియు ఇది ω C తో గుణించాలి కాబట్టి ఇది j ω C కాబట్టి 1 ω C కోణం 90 o j ω C ఇది j ω C కాబట్టి ఇది వాస్తవానికి మాగ్నిట్యూడ్ వాస్తవానికి ω C ని కెపాసిటివ్ రియాక్టన్స్ అంటారు కాబట్టి ఈ ω C ని వాస్తవానికి కెపాసిటివ్ రియాక్టన్స్ అని పిలుస్తారు మరియు X 1 ω C మరియు ω 2πf గా సూచిస్తారు కాబట్టి 1 2πf C కాబట్టి పూర్తిగా కెపాసిటివ్ సర్క్యూట్లో కరెంట్వోల్టేజ్ కంటే 90 o ముందుంటుంది నేను మరియు పవర్ మరియు ఎనర్జీ ని చూపించాను కాబట్టి దాన్ని శుభ్రం చేద్దాం కాబట్టి పవర్ మరియు ఎనర్జీ పూర్తిగా కెపాసిటివ్లో p v i ముందు తక్షణ పవర్ అని పిలుస్తారు Vm sin ω t Im Im sin ω t 90 o మరియు దీనిని సరళీకృతం చేస్తే ఇది చేస్తే అది Vm Im sin ω t అవుతుంది ఎందుకంటే sin 90 o ω t cos ωt లవం మరియు హారం ను రెండు తో గుణించాలి కాబట్టి ఇది 2 sin cos అవుతుంది కాబట్టి 2sinωt cos ω t కాబట్టి sin 2ωt అవుతుంది పవర్ కి P 1 T తీసుకుంటే 0 నుండి T p dt సగటు పవర్ తీసుకుంటే అది 00 అవుతుంది కాబట్టి పవర్ వైవిధ్యం మళ్ళీ రెండు రెట్లు ఫ్రీక్వెన్సీ ఎందుకంటే ఇది వాస్తవానికి రెండు రెట్లు ఫ్రీక్వెన్సీ 2 ω మరియు 0 ఎందుకంటే అక్కడ నిరోధకం లేదు కాబట్టి పవర్ ఎంత ఉంది పవర్ లేదు కాబట్టి సగటు పవర్ 0 అవుతుంది కానీ ఇక్కడ కూడా తీసుకుంటే కెపాసిటర్ మొదటి క్వార్టర్ సైకిల్ లో మూలం నుండి పవర్ని పొందుతుంది మరియు రెండవ క్వార్టర్ సైకిల్ లో అదే మొత్తానికి తిరిగి ఇస్తుంది ఉదాహరణకు ఈ ఫేసర్ రేఖాచిత్రాన్ని గమనించినట్లైతే ఇది పవర్ ఇది వోల్టేజ్ కరెంట్ ఇక్కడ కరెంట్ విషయంలో కరెంట్ ముందుంది అందుకే ఇది Im అయినప్పుడు ఇది కరెంట్ గరిష్టంగా ఉంటుంది కరెంట్ వోల్టేజ్ కంటే వేగంగా చేరుకోవడం వల్ల 90 o తో ముందుంది కాబట్టి కరెంట్ 90 o తో ముందుంది ఇది IC గరిష్ట విలువ Im అంటే Vm1ωC మరియు పవర్ అనేది ఫ్రీక్వెన్సీకి రెండు రేట్లు ఉంటుంది కాబట్టి అది 0 అయితే అది T 4 అయితే T2 మరియు మొదలైనవి కాబట్టి కరెంట్ 2π తో ఒక సైకిల్ చేస్తుంది కానీ 2π లో పవర్ రెండు సైకిల్స్ను చేస్తుంది ఇది రెండు సైకిల్స్ను ను పూర్తి చేస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ 0 నుండి T 4 చేస్తే క్వార్టర్ సైకిల్ 0 నుండి 2π మాత్రమే 4 Vm Im2 sin 2 ω t dt అవుతుంది దీన్ని సమాకలనం చేస్తే ఇది ½ C Vm 2 అవుతుంది కెపాసిటర్ లో నిల్వ ఉన్న DC ఎనర్జీ ½ C Vm 2 అని అధ్యయనం చేసాము తెలుసుకోండి ఇది ½ C Vm 2 అంటే ½CVm 2 అంటే దీనిని C Vm √ 2 2 అని వ్రాయవచ్చు అంటే ఇది C v rms 2 అంటే AC సర్క్యూట్లో C V గురించి మాట్లాడేటప్పుడు C V 2 అంటే V అనేది గరిష్ట విలువ లేదా C Vrms 2 అంటే AC సర్క్యూట్లో మరియు కెపాసిటివ్ సర్క్యూట్ లో నిల్వ చేయబడిన ఎనర్జీ కాబట్టి ఇది పూర్తిగా కెపాసిటివ్ సర్క్యూట్ కాబట్టి పూర్తిగా నిరోధక సర్క్యూట్ పవర్ని గ్రహించడం అంటే అది v I అని తెలుసుకున్నాము పూర్తిగా ప్రేరక సర్క్యూట్ విషయంలో గ్రహించబడిన పవర్ 0 అవుతుంది గ్రహించబడిన సగటు పవర్ 0 కెపాసిటివ్ సర్క్యూట్ లో కూడా అదే విధంగా ఉంటుంది కానీ స్వచ్ఛమైన ప్రేరక సర్క్యూట్లో పవర్ ఇది ½ L Im 2 మరియు కెపాసిటివ్ లో ఇది ½ CVm2 అవుతుంది ఈ సమాకలనం చేయడం చాలా సులభం స్వయంగా చేయవచ్చు కానీ అన్ని సమయాలలో ఈ సంబంధాన్ని ఉపయోగించాలి ధన్యవాదాలు